విశ్వవిద్యాలయంలో పనిచేసే వ్యక్తులు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి వారి ఆవిష్కరణను లేదా వారు అభివృద్ధి చేసిన సాంకేతికతను పబ్లిష్ చేయాలా' అన్న చర్చ కొంతకాలంగా జరుగుతుంది ఒక విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధకుడు లేదా ప్రొఫెసర్ యొక్క పని మొదట ప్రచురించబడాలా లేదా పేటెంట్ పొందాలా అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో చాలా వ్యూహాలు ఉన్నాయి ప్రచురించాలా లేక పేటెంట్ ఇవ్వాలా అనే ఈ గందరగోళాన్ని ఆలస్యంగా గ్రహించడం ఘోరమైన పరిణామాలకు దారి తీస్తుంది దీనికి లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో పని చేస్తున్న ప్రొఫెసర్ రాబర్ట్ పెర్నెజ్కి యొక్క ఉదాహరణ మనకు ఉంది 2010 లో ప్రొఫెసర్ పెర్నెజ్కి సెరెబ్రో స్పైనల్ ద్రవంలో ఉండే ప్రోటీన్ను వేరుచేసి అల్జీమర్స్ వ్యాధికి బయోమార్కర్గా ఉపయోగించవచ్చు అని కనుగొన్నారు ఇప్పుడు ఇది మునుపటి రోగ నిర్ధారణా పద్ధతి కన్నా మెరుగైన ఖచ్చితత్వంలో గణనీయమైన మెరుగుదలను ఇస్తుంది ఈ ఆవిష్కరణ గురించి అతను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ ఇది విశ్వవిద్యాలయంలోని అన్ని విభాగాల నుండి వచ్చే మేధోసంపత్తిని నిర్వహిస్తుంది వీటి గురించి మరింత వివరణాత్మక చర్చను తర్వాత ఉపన్యాసాలలో చూద్దాం తన ఆవిష్కరణను వాణిజ్యపరం చేయాలనే ఉద్దేశ్యంతో అతను టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ వారు ఈ ఆవిష్కరణ ఇప్పటికే పబ్లిక్ డొమైన్లో ఉందని దాని వల్ల వారు పేటెంట్ పొందలేరని చెప్పారు ఇలాంటి సందర్భం చాలా మంది ప్రొఫెసర్లు చూసే ఉండవచ్చు వారు తమ పరిశోధనలను ప్రచురించారు కాబట్టి వారు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోలేరు కొన్ని అసాధారణమైన పరిస్థితులలో తప్ప పేటెంట్ చట్టం మొదట ప్రచురించడానికి మరియు తరువాత పేటెంట్ చేయడానికి అనుమతించదు కాబట్టి ప్రచురణలో ఉన్న ఇబ్బంది ఏమిటి పేటెంట్ చట్టం ప్రకారం ప్రచురణ అనేది ఒక ఆవిష్కరణ యొక్క నూతనత్వాన్ని తీసివేస్తుంది కాబట్టి మీరు మొదట ప్రచురించలేరు మరియు తరువాత పేటెంట్ ఇవ్వలేరు పేటెంట్ చట్టం ఆవిష్కరణల ప్రాధాన్యతను కాపాడాలని కోరుకుంటుంది మొదట పేటెంట్ కార్యాలయాన్ని సంప్రదించి దరఖాస్తును దాఖలు చేసిన వ్యక్తికి పేటెంట్ ఇవ్వాలని ఇది కోరుకుంటుంది కాబట్టి పేటెంట్ కార్యాలయంలో ముందుగా దరఖాస్తును దాఖలు చేయడం మీ ఆవిష్కరణను రక్షించడానికి ఉత్తమ మార్గం ఒక ప్రొఫెసర్ ఆవిష్కరణను ఏదో ఒక రూపంలో బహిర్గతం చేస్తే ఆ పని ఆ ఆవిష్కరణ యొక్క కొత్తదనాన్ని చంపుతుంది కాబట్టి విశ్వవిద్యాలయంలో ఒక వ్యక్తి లేదా బృందం ఏదైనా అభివృద్ధి చేస్తే దాని పేటెంట్ కు దరఖాస్తు చేయాలి అప్పటి వరకు ఆ ఆవిష్కరణను బహిర్గతం చేయకూడదు ఇది చాల ముఖ్యం పేటెంట్ అప్లికేషన్ పెట్టినా దానికి పేటెంట్ మంజూరు చేయవలసిన అవసరం లేదు ఇలా ఒక దరఖాస్తును దాఖలు చేయడం వల్ల 'ప్రాధాన్యత' ఉంటుంది ఇది కొత్తదనం చంపే పనిగా భావింపబడదు ఇప్పుడు భారతదేశంలో గ్రేస్ పీరియడ్ అయితే మీరు 12 నెలల్లో పేటెంట్ దాఖలు చేయవచ్చు కాబట్టి దీనిని మనం గ్రేస్ పీరియడ్ అని పిలుస్తాము గ్రేస్ పీరియడ్ ఉపయోగించాలా వద్దా అనేది విశ్వవిద్యాలయం మరియు ప్రొఫెసర్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది ఒక వ్యక్తి అభివృద్ధి చేసిన సాంకేతికతకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని ప్రచురించడం ద్వారా ఆ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచుతున్నట్లు లెక్క పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయడం ద్వారా అతను మొదట రక్షించకపోతే అది ఒక్క సారి పబ్లిక్ డొమైన్లోకి వస్తే పేటెంట్ కార్యాలయం దానిని శోధించి ఆవిష్కర్తకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుంది ఇప్పుడు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయకపోవడం మరియు దానిని ప్రచురించడం వల్ల కూడా ఇతరులు పేటెంట్ పొందే సందర్భాలకు దారితీయవచ్చు ఇప్పుడు పేటెంట్ల క్రెడిట్ ఖచ్చితంగా పేటెంట్ను దాఖలు చేసే వ్యక్తికి వెళ్తుంది మరియు ఇది చివరికి వాణిజ్యీకరణను కూడా నిలిపివేస్తుంది ఎందుకంటే మీ టెక్నాలజీని వాణిజ్యీకరించాల్సిన అవసరం ఉంటే మరియు ఆ టెక్నాలజీని మరొక పరిశోధకుడు లేదా మరొక బృందం పేటెంట్ ఫైల్ ద్వారా రక్షిస్తే ఆ టెక్నాలజీని కనుగొన్నది మీరే అయినా గానీ మీరు ఆలస్యంగా పేటెంట్ దాఖలు చేసారు కాబట్టి మీరేమి చేయలేరు అలా మొదట పేటెంట్ పొందిన వ్యక్తి మీరే ఆ ఆవిష్కరణను అభివృద్ధి చేసినా మిమ్మల్ని ఆపవచ్చు పేటెంట్ చట్టంలో ఉన్న 'ఫస్ట్ టు ఫైల్ ప్రిన్సిపుల్' సూత్రాన్ని ఇది అనుసరిస్తున్నందున తన ఆవిష్కరణను రక్షించుకోవాలనుకునే వ్యక్తి పేటెంట్ కార్యాలయాన్ని సంప్రదించడం అవసరం ఇప్పుడు పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయక ముందే బహిర్గతం చేయడానికి కొన్ని వ్యూహాలు ఉన్నాయి మొదటిది మీరు తాత్కాలిక పేటెంట్ దరఖాస్తును దాఖలు చేయవచ్చు కొంతమంది విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు దీనిని ఉపయోగించడాన్ని నేను చూశాను వారు ఒక కాన్ఫరెన్స్ లో ఒక టాపిక్ ను బహిర్గత పరచి ఆ తర్వాత టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ ద్వారా రక్షించబడదు కానీ మీరు ఈ ఆవిష్కరణను ఒక టెక్నాలజీ భాగస్వామికి లేదా వాణిజ్యపరంగా ఆసక్తి ఉన్న భాగస్వామికి లేదా పరిశ్రమకు చెందిన వ్యక్తికి వెల్లడించాలనుకుంటే ఈ నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ ఒక ఆవిష్కర్తకు సహాయం చేస్తుంది ఇప్పుడు అదనపు నిధులు పొందడానికి మూడవ పక్షానికి ఏదైనా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటే అప్పుడు టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అది ఎలా పనిచేస్తుందో లాంటి వివరాలను వెల్లడించడం కంటే పరిమిత బహిర్గతం చేయడమే మంచిది సాంకేతిక పరిజ్ఞానం ఏమి చేయగలదో లాంటి వివరాలను బహిర్గతం చేయకుండా పరిమిత బహిర్గతం చేయడం ద్వారా జాయింట్ వెంచర్ ఒప్పందంలోకి రావడానికి ఇది సహాయం చేస్తుంది దీని వలన విశ్వవిద్యాలయానికి ఒక భాగస్వామి వచ్చి తద్వారా నిధులు రావడానికి ఒక వ్యూహాత్మక బహిర్గతం వలే ఇది పని చేస్తుంది ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ అంటే ప్రచురించడం లేదా నశించడం కాబట్టి ఈ వైఖరి కారణంగా ప్రచురణ అనేది విద్యా జీవితంలో చాలా ముఖ్యమైన అంశం అవుతుంది కొంతమంది ప్రొఫెసర్లు ఒక ఆవిష్కరణ ప్రచురించబడటానికి ముందే దానిని రక్షించగల మార్గాలు ఉన్నాయన్న వాస్తవాన్ని విస్మరించవచ్చు అదనంగా చూస్తే ఈ రోజులలో ప్రోత్సాహకాలు ప్రచురణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి ఒక వ్యక్తి పదోన్నతి పొందాలంటే అతని పేటెంట్లు కన్నా ప్రచురణలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి ఈ మధ్య కాలంలో యుజిసి నిబంధనలు పేటెంట్లను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించాయి ఒక వ్యక్తి పేటెంట్ దాఖలు చేయడానికి భారతదేశంలో పన్నెండు నెలల గ్రేస్ పీరియడ్ ఉందని మనం చూశాం ఇది చాలా పరిమిత పరిస్థితులలో పనిచేస్తుంది పేటెంట్ చట్టంలోని సెక్షన్ 31 ఏమి చెబుతుందో చూద్దాం ఒక వ్యక్తి ఒక బహిర్గతం చేయడం అనేది ఒక లేర్నేడ్ సొసైటీ ముందు జరగాలి కాబట్టి ఇది మొదటి రక్షిత బహిర్గతం ఈ బహిర్గతం అనేది ఒక లేర్నేడ్ సొసైటీ అంటారు ఈ రెండు సందర్భాల్లో అంటే పేటెంట్ కోసం దరఖాస్తు పన్నెండు నెలల్లోపు చేస్తే లేదా పేపర్ చదవిన తర్వాత లేదా పేపర్ను ప్రచురించిన తర్వాత పన్నెండు నెలల్లోపు పేటెంట్ దరఖాస్తు దాఖలు చేస్తే అది రక్షిత కాలంలో ఉంటుంది కాబట్టి లేర్నేడ్ సొసైటీ ముందు పేపర్ సమర్పించబడినా లేదా ఆ పరిశోధన ఒక పత్రికలో ప్రచురించబడినా ఈ రెండు పరిస్థితులలో మాత్రమే గ్రేస్ పీరియడ్ పొడిగించబడుతుంది ఇప్పుడు ఈ నిబంధనపై కొంత అనిశ్చితి ఉంది ఎందుకంటే లేర్నేడ్ సొసైటీ లావాదేవీలంటే ఏమిటో పేటెంట్ కార్యాలయం కూడా స్పష్టం చేయలేదు ఇప్పుడు ఏమి చేయాలి విశ్వవిద్యాలయాలలో పనిచేసే పరిశోధకులు లేదా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు చేస్తున్న ప్రొఫెసర్లు ముందుగా 'ప్రచురించాలా లేక పేటెంట్' తీసుకోవాలా అనే నిర్ణయాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇది వాణిజ్యీకరించడానికి అవసరమైన సమయాన్ని మరియు పేటెంట్ కోసం అవసరమైన వనరులపై నిర్ణయం తీసుకోవాలి పేటెంట్ పొందిన ఆవిష్కరణలలో సగటున 10 శాతం మాత్రమే వాణిజ్యపరంగా విజయవంతమవుతాయి అంటే దాఖలు చేసిన పేటెంట్లో 90 శాతం వాణిజ్యీకరించబడలేదు అంతే కాక సగటున ఒక పేటెంట్ దాన్ని పొందడానికి అయిన ఖర్చు కంటే తక్కువ డబ్బు సంపాదించింది కాబట్టి పేటెంట్ ప్రక్రియ భారతదేశంలోనే జరిగితే లక్షలు ఖర్చవుతుంది అలా కాకుండా మీ ఆవిష్కరణను భారతదేశంలో రక్షించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 10 బహుళ న్యాయ పరిధులలో రక్షించాలని మీరు కోరుకుంటే చాలా ఖర్చు అవుతుంది అధికారిక రుసుము మరియు వివిధ అధికార పరిధులలోని పేటెంట్ను ప్రాసిక్యూట్ చేయడంలో మరియు ముసాయిదా తయారు చేయడంలో పాల్గొన్న నిపుణుల కోసం మీరు పెట్టే ఖర్చు సుమారు 2 కోట్ల రూపాయలకు చేరుతుంది